మరోసారి DC మిషన్ లో కమ్యుటేషన్ చూడటానికి ప్రయత్నిద్దాం మనం ఇంతకు ముందు తెలుసుకున్నది ఏమిటంటే ప్రతి కాయిల్ ముఖ్యంగా అది ల్యాప్ వైండింగ్ అయినపుడు బహుశా అది నార్త్ పోల్ ఉత్తర ధ్రువం north pole తో ప్రారంభం అవుతుంది మరియు సౌత్ పోల్ దక్షిణ ధృవం south pole లో ముగుస్తుంది మళ్ళీ తిరిగి ఫోల్డ్ అవుతుంది ఇది మనం తెలుసుకున్న విషయం నేను వైండింగ్ ని సూచించాలి అనుకుంటే అప్పుడు ఇవి కమ్యుటేటర్ సెగ్మెంట్స్ అనుకోవచ్చు ఇది కమ్యుటేటర్ సెగ్మెంట్ 1 ఇది 2 మరియు ఇది 3 ఈ వైండింగ్లలో ఒకదాన్ని ఇలా చూపిస్తున్నాను దీనికి ప్రక్కనే ఇంకొక వైండింగ్ దానికి ప్రక్కనే మరొక వైండింగ్ ఇలా ఉంది కాబట్టి మనం నిరంతరం ఇలాంటి చాలా వైండింగ్లను కలిగి ఉంటాము జంక్షన్లో ప్రతిచోటా కమ్యుటేటర్ సెగ్మెంట్ ఉంటుంది ఒకవేళ నేను బ్రష్ ఇక్కడ ఉంది అనుకుంటే మరియు దీనిని జనరేటర్ అని అనుకుంటే కరెంట్ అనేది పాజిటివ్ బ్రష్ నుండి బయటకు రావాలని నేను చెప్పాలి కాబట్టి కరెంట్ ఇలా ప్రవహిస్తున్నట్లు చూపించాలి మరియి ఇది జనరేటర్ అయితే ఇది పాజిటివ్ బ్రష్ అవుతుంది బహుశా ఇప్పుడు ఈ దిశలో ప్రవహించే కరెంట్ను ఈ విధంగా కలిగి ఉంటాము దానిని I అనుకోవచ్చు మరియు కరెంట్ ఈ విధంగా వ్యతిరేక దిశలో ప్రవహిస్తుంది అది కూడా I అనుకోవచ్చు సెగ్మెంట్ 3 నుండి ఈ కరెంట్ ను సేకరించడానికి ఏమి లేదు దీనిని కాయిల్ A అని దీనిని కాయిల్ B అని మరియు దీనిని C అని పిలవచ్చు కాయిల్ C నుండి ఏదైతే ప్రవహిస్తోందో అదే కాయిల్ B ద్వారా కూడా ప్రవహించాలి ఎందుకంటే అవి రెండు సిరీస్లో ఉంటాయి మరియు వాటిని వేరు చేసేందుకు ఏదీ లేదు కాబట్టి ఇక్కడ ప్రవహిస్తున్న కరెంటు ఈ జంక్షన్ వద్ద 2I అని చెప్పవచ్చు ఈ ఇన్స్టెంట్ ని t t0 అనుకోవచ్చు ఈ tt0 ఇన్స్టెంట్ దగ్గర బ్రష్ స్థిరంగా ఉంటుంది పోల్స్ కూడా స్థిరంగా ఉంటాయి కానీ కదలిక అనేది నిజానికి ఈ దిశలో ఉంటుంది కాయిల్ మరియు కమ్యుటేటర్ సెగ్మెంట్ రెండింటి యొక్క కదలిక ఇలా ఉంటుంది ఇప్పుడు మనం కామ్యుటేటర్ సెగ్మెంట్ ని ఇలా గీయవచ్చు అప్పుడు ఇది 1 ఇది 2 మరియు ఇది 3 అనుకోవచ్చు దాదాపుగా నేను బ్రష్ కదలికని ఈ విధంగా కలిగివుంటాను ఇప్పుడు బ్రష్ 2 మరియు 3 తో కాంటాక్ట్ లోకి వచ్చిందని మీరు గమనించాలి ఈ రెండూ కాంటాక్ట్ లో ఉండటం వల్ల కాయిల్ B అనేది ఇక్కడ కనెక్ట్ అయింది అని చెప్పవచ్చు దీనినే మనం కాయిల్ B అని చుపించాము కాబట్టి ఇక్కడ కాయిల్ B బ్రష్ వల్ల షార్ట్ సర్క్యూట్ అవుతుంది బ్రష్ కాయిల్ B ని షార్ట్ సర్క్యూట్ చేస్తుంది ఎందుకంటే కాయిల్ B సెగ్మెంట్ 2 మరియు 3 రెండింటి తోను టచ్ లో ఉంటుంది మరియు ఈ రెండూ బ్రష్ వల్ల షార్ట్ సర్క్యూట్ అవుతాయి ఇప్పుడు A ఇక్కడ ఉంటుంది B ఇక్కడ మరియు C ఇక్కడ ఉంటుంది ఇంకా కరెంటు I అనేది ఇక్కడ ఉంటుంది అని చెప్పవచ్చు బహుశా ఎంత కదలిక జరిగింది అన్న దాన్ని బట్టి ఇక్కడ ఎక్కువ ఏరియా మరియు ఇక్కడ తక్కువ ఏరియా ఉంటుంది ఇప్పుడు ఇక్కడ ఏం జరుగుతుంది అంటే ఇక్కడ I అనే కరెంటు ఉంటుంది ఇందులో కొంత భాగం ఈ విధంగా ప్రవహిస్తుంది బహుశా దానిని i కరెంటు అనుకోవచ్చు ఈ విధంగా I i మాత్రమే B ద్వారా ప్రవహిస్తుంది ఇక్కడ వేరే దిశ నుండి ప్రవహించే మొత్తం కరెంటు I లోనుంచి కొంత భాగం ఇప్పటికే బ్రష్ లో కి వెళ్లడం వల్ల ఇక్కడ మనకు I i కరెంటు మాత్రమే ఉంటుంది ఇప్పుడు ఇక్కడ మొత్తంగా ఎంత కరెంటు ఉంటుంది అని గమనిస్తే అది Ii2I అవుతుంది ఇందులో ఏమీ మార్పుఉండదు కానీ ఇక్కడ ఉన్న 3 కాయిల్స్ లో డిస్ట్రిబ్యూషన్ మాత్రము కొంత వరకు మారుతుంది కాబట్టి ఇక్కడ మనము గమనిస్తే ఇది మొదటి ఇన్స్టెంట్ t t1 దగ్గర t0 నుండి కొద్దిసేపటి తరువాత ఇపుడు మనము ఇంకొక సిట్యుయేషన్ ని చూద్దాము ఇక్కడ నేను 2 కి కాంటాక్ట్ ఏరియా ఎక్కువగా ఉన్నట్లు 3 కి తక్కువగా కాంటాక్ట్ ఏరియా ఉన్నట్లు చూపించాను ఇప్పుడు కామ్యుటేటర్ సెగ్మెంట్ ని గమనిస్తే ఇది 1 ఇది 2 మరియు ఇది 3 అవుతుంది మరియు బ్రష్ ని 2 తో తక్కువ కాంటాక్ట్ కలిగి ఉన్నట్లు 3 తో ఎక్కువ కాంటాక్ట్ కలిగి ఉన్నట్లు చూపిస్తున్నాను అప్పుడు బ్రష్ నుండి కరెంటు ఇంకా ప్రవహిస్తుంది ఎందుకంటే ఇది పాజిటివ్ బ్రష్ కాబట్టి మరియు ఇందులో ఏ మార్పు ఉండదు ఇప్పుడు నన్ను కాయిల్స్ ని కూడా గీయనివ్వండి దీనిని కాయిల్ A అనుకుంటే ఇది కాయిల్ B మరియు ఇది కాయిల్ C అవుతుంది ఇవి ఇక్కడ ఉన్న మూడు కాయిల్స్ ఇప్పుడు ఇక్కడ ప్రవహిస్తున్న కరెంటు ని చూస్తే అది I అనుకోవచ్చు అంటే ఇక్కడ బయటకి వస్తున్న కరెంట్ I అవుతుంది ఇక్కడ కామ్యుటేటర్ సెగ్మెంట్ నెంబర్ 2 నుండి బ్రష్ ద్వారా బయటికి ప్రవహించే కరెంటు ని i1 అనుకోవచ్చు సరేనా కాయిల్ A లో ఉన్న టోటల్ కరెంటు I అందులో నుంచి కొంత భాగం అయిన i1 ఇప్పటికే బ్రష్ లో కి ప్రవహించింది కాబట్టి ఇక్కడ ఇప్పుడు ప్రవహించే కరెంటు I i1 అవుతుంది డైరెక్షన్ ని గమనిస్తే కరెంటు ఇంతకు ముందు కంటే వ్యతిరేక దిశలో ప్రవహిస్తుంది కాబట్టి ఇక్కడ మళ్ళీ i1 కరెంటు ప్రవహిస్తుoది I i1 కరెంటు కామ్యుటేటర్ సెగ్మెంట్ 3 ద్వారా ప్రవహిస్తుంది మరియు I అనేది మళ్ళీ C నుండి కామ్యుటేటర్ సెగ్మెంట్ 3 లోకి తిరిగి బ్రష్ లోకి ప్రవహిస్తుంది కాబట్టి ఇది 2I అవుతుంది ఇక్కడ నిజానికి ఏమవుతుంది అంటే కాయిల్ B కుడి నుండి ఎడమ వైపుకి కరెంటుని తీసుకు వెళుతుంది ఇంతకు మునుపు కరెంట్ ఎడమ నుండి కుడి కి ప్రవహిస్తున్నట్లు కనిపిస్తుంది ఇది మాత్రమే ఇక్కడ తేడా ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏమంటే మనం ఇంకొక్కసారి కరెంటు వైవిధ్యాన్ని గమనిద్దాము మరియు కాయిల్ B లో ఉన్న కరెంటు మరియు టైం గ్రాఫ్ ని మనం ఇలా ప్లాట్ చేయవచ్చు మొదట్లో tt0 వద్ద 2 వ సెగ్మెంట్ కరెంటు ని కలెక్ట్ చేస్తుంది మరియు సెగ్మెంట్ 3 తో ఎటువంటి కాంటాక్ట్ ఉండదు అంటే బ్రష్ ఈ టైం దగ్గర సెగ్మెంట్ 3 తో ఎలాంటి కాంటాక్ట్ లో ఉండదు మరియు ఈ టైం వద్ద కరెంటు I గా ఉంటుంది తర్వాత నిదానంగా దీనిని మార్చుతు వస్తే చివరకు అది I అవుతుంది దీనిని I మరియు దీనిని I అనుకుంటే ఇది కాయిల్ B కరెంటు లో వేరియేషన్ అవుతుంది కాబట్టి మొదట్లో కరెంటు నిజానికి I గా ఉంటుంది తర్వాత అది i1అవుతుంది అందుకే i1 వ్యతిరేక దిశ లో ఉన్నట్లు కనిపిస్తుంది మరియు ఇక్కడ వాలు విలువ అనేది I నుంచి 0 మధ్య మారుతూ ఉంటుంది అప్పుడు కరెంటు i గా ఉంటుంది కరెంటు i నిదానంగా పెరుగుతూ ఉంటుంది ఒకానొక సమయంలో బ్రష్ 2 యొక్క కాంటాక్ట్ ఏరియా మరియు బ్రష్ 3 యొక్క కాంటాక్ట్ ఏరియా సమానంగా ఉంటాయి ఈ రెండూ సమానంగా ఉండడం వల్ల కాయిల్ B ద్వారా ప్రవహించే కరెంటు జీరో అవుతుంది ఎందుకంటే ఇక్కడ i అనేది I కి సమానం అవుతుంది దీని వల్ల కరెంటు 0 అవుతుంది కాబట్టి కాయిల్ B షార్ట్ సర్క్యూట్ అవుతుంది నిదానంగా కరెంటు మారుతుంది కరెంటు నెమ్మదిగా వ్యతిరేక దిశలో పెరుగుతుంది ఇలా వ్యతిరేక దిశలో కరెంటు పెరుగుతున్నపుడు ఒక పాయింట్ దగ్గర కరెంటు యొక్క ఫార్వర్డ్ మరియు రివర్స్ డైరెక్షన్ లు సమానం అవుతాయి మరియు అప్పుడు ఇక్కడ కరెంటు 0 అవుతుంది ఇది ఆ తర్వాత వేరే దిశలోకి మారుతుంది కాబట్టి ఇలా కరెంటు ఒక దిశ నుండి మరో దిశలోకి వెళ్తుంది అని మనం ఇది వరకే అనుకున్నాము బహుశా ఇది డాట్ కరెంటు అయి ఉండచ్చు ఆ తర్వాత అది క్రాస్ కరెంటు అవుతుంది లేదా క్రాస్ కరెంటుగా ఉండి తర్వాత డాట్ కరెంటు అవుతుంది ఈ విషయం మనం ఇక్కడ తెలుసుకున్నాము ఒకవేళ ఈ విధమైన లీనియర్ కామ్యుటేషన్ జరిగితే అది బ్రష్ మరియు సంబంధిత కామ్యుటేటర్ సెగ్మెంట్ మధ్య ఉన్న కాంటాక్ట్ ఏరియాకి సంబంధించినది ఇందువల్ల గాలి ద్వారా ఎటువంటి కరెంటు ప్రవహించాల్సిన అవసరం లేదు గాలి ద్వారా కరెంటు అనేది ప్రవహించదు కరెంటు గాలి ద్వారా ప్రవహించినపుడు అయనైజేషన్ లేదా స్పార్కింగ్ని మనం చూడవచ్చు లేదంటే స్పార్కింగ్ అనేది ఉండదు కానీ ఒకవేళ నేను కాంటాక్ట్ ఏరియా సెగ్మెంట్ ద్వారా బ్రష్ లో కి ప్రవహించే కరెంటు కి అనులోమానుపాతంలో కలిగి ఉంటే కాపర్ సెగ్మెంట్ కరెంటుని మొదట బ్రష్ లోకి తర్వాత బయటకి ప్రవహించేలా చేస్తుంది కాబట్టి కరెంటు కి గాలి ద్వారా ప్రవహించడానికి ఎలాంటి మార్గమూ ఉండదు ఇపుడు ఏం జరుగుతుంది అంటే నేను తదుపరి ఇన్స్టంట్ గురించి ఇప్పుడు మాట్లాడ బోతున్నాను తదుపరి ఇది t t2 అనే ఇన్స్టంట్ ఇది నిజానికి t t0 ఇన్స్టంట్ అవుతుంది మరియు ఇది t1కి స్టార్టింగ్ పాయింట్ గా ఉంటుంది దీనిని మనం t2గా అనుకున్నాము ఈ ఇన్స్టెంట్స్ అన్నీ t2 కి ముగిసిపోయాయి నేను ఇప్పుడు ఇన్స్టంట్ t3 గురించి మాట్లాడబోతున్నాను ఇక్కడ అది పూర్తిగా మరొక వైపుకు మార్చబడినది ఇక్కడ మళ్ళీ కామ్యుటేటర్ సెగ్మెంట్ లు ఉంటాయి వీటిని 1 2 మరియు3 అనుకోవచ్చు ఇక్కడ A B మరియు C ఉంటాయి ఇక్కడ మీరు గమనించాల్సింది ఏమంటే కామ్యుటేటర్ సెగ్మెంట్ కి ఇక 2 తో ఎటువంటి కాంటాక్ట్ ఉండదు కానీ 3 తో అది కాంటాక్ట్ లోకి వచ్చి ఉంటుంది ఇప్పుడు అది దూరంగా కదలడం వల్ల ఆర్మేచర్ కూడా దూరంగా కదులుతుంది కాబట్టి ఇక్కడ 3 తో మాత్రమే కాంటాక్ట్ ఉంటుంది ఇక్కడ మనం ఏం అనుకోవచ్చు అంటే ఇది పూర్తిగా కరెంటు యొక్క దిశలో మార్పు చెంది ఉండాలి అంటే ఇది కరెంటు I గా ఉంటుంది కామ్యుటేటర్ సెగ్మెంట్ 2 ద్వారా ఎటువంటి కరెంటు కూడా ప్రవహించదు పూర్తి కరెంటు కాయిల్ B మరియు సెగ్మెంట్ 3 ద్వారా మాత్రమే ప్రవహించాలి అని నేను ముందుగా అనుకుంటున్నాను కాబట్టి ఇవి A B మరియు C అవుతాయి ఇంకా ఇక్కడ ఉన్నఈ కరెంటు I అని మనం అనుకుంటాము కానీ ఇక్కడ ఏమి జరుగుతుంది అంటే కాయిల్ B అనేది ఇంటర్ పోలార్ రీజియన్ లో లేదా నార్త్ మరియు సౌత్ మరియు సౌత్ మరియు నార్త్ కి మధ్య ఉన్న పరిధిలో ఉంది అనుకుంటాము ఒకవేళ నేను దానిని మెషిన్ యొక్క క్రాస్ సెక్షన్లో చూపిస్తే అప్పుడు నార్త్ పోల్ ఇక్కడ ఉన్నట్లు మరియు సౌత్ పోల్ ఇక్కడ ఉన్నట్లు చూపించాలి నేను ఇక్కడ యోక్ని గీయడం లేదు మరియు కండక్టర్స్ ఇక్కడ ఉంటాయి నేను ఇక్కడ పెద్ద కండెక్టర్స్ ని చూపిస్తున్నాను బహుశా అవి ఇక్కడ ఒకటి మరి ఇంకొకటి ఇక్కడ కొంచం ఈ విధంగా ఉండొచ్చు నేను ఇక్కడ చూపిస్తున్నది బహుశా B అయి ఉంటుంది రొటేషన్ డైరెక్షన్ ఈ విధంగా ఉంది అని నేను అనుకుంటే అపుడు మనం రైట్ హ్యాండ్ రూల్ ని ఉపయోగించాలి అప్పుడు ఇది డాట్ మరియు ఇది క్రాస్ కరెంటు గా అనుకోవచ్చు కాబట్టే ఇక్కడ మనం రెండు డైరెక్షన్స్ గీస్తున్నాము కాయిల్ A లో కరెంటు ఒక డైరెక్షన్ లో మరియు కాయిల్ C ద్వారా ఇంకొక డైరెక్షన్ లో ప్రవహిస్తున్నది అదే మనం ఇక్కడ గీసి చుపించాము ఇక్కడ మధ్యలో ఉన్నదే కాయిల్ B మరియు ఇదే కామ్యుటేటర్ సెగ్మెంట్ 2 కి తర్వాత బ్రష్ కి కూడా కనెక్ట్ అయి ఉంది కాబట్టి మనం ఎప్పుడూ ఇంటర్ పోలార్ రీజియన్ లో ఉండే బ్రష్ నుండి కరెంటుని కలెక్ట్ చేస్తాము ఇంటర్ పోలార్ రీజియన్ లో ఉన్న కామ్యుటేటర్ సెగ్మెంట్ అనేది బ్రష్ కి కనెక్ట్ అయి ఉంది ఇదే ఆ తర్వాత లోడ్ ని సరఫరా చేస్తుంది మాములుగా కామ్యుటేషన్ లో ఇదే జరుగుతుంది మరియు కాయిల్ B ఇంటర్ పోలార్ రీజియన్ లో ఉండడం వల్ల ఇందులో EMF ఏమీ ఉత్పత్తి కాదు అని మనం అనుకుంటాము ఎటువంటి EMF ఉత్పత్తి లేకపోవడం వల్ల షార్ట్ సర్క్యూట్ చేయడం ఇక్కడ ఏమీ కష్టం అవదు ఇంకా కరెంటు రివర్స్ చేయడం కూడా DC మెషిన్ లో పెద్దగా కష్టం కాదు కానీ ఆర్మేచర్ రియాక్షన్ ఉన్నపుడు ఇది నిజంగా సాధ్యం కాదు ఆర్మేచర్ రియాక్షన్ ఉన్నప్పుడు ఏమి జరుగుతుంది అంటే బేసిక్ గా ఫోర్స్ లైన్స్ ఈ విధంగా ఉంటాయి అని మనము అనుకున్నాము మరియు మెయిన్ ఫ్లక్స్ ఈ విధంగా ఉంది ఇవి ఫ్లక్స్ లైన్స్ ని ఇక్కడ వ్యతిరేక దిశలో ఉండే విధంగా చేస్తాయి ఈ కారణంగా ఫ్లక్స్ తప్పకుండ తగ్గుతుంది మనము దీనిని డి మాగ్నెటైజింగ్ అనుకున్నాము అదే వ్యతిరేక దిశలో దీనిని మాగ్నెటైజింగ్ అని అనుకున్నాము కాబట్టి ఆర్మేచర్ రియాక్షన్ ఫ్లక్స్ అనేది కొన్ని కండెక్టర్స్ లో లేదా కొంత జామెట్రికల్ రీజియన్ లో డి మాగ్నెటైజింగ్ ప్రభావం చూపిస్తుంది మరియు వేరే జామెట్రికల్ రీజియన్ లో మాగ్నెటైజింగ్ ప్రభావం చూపిస్తుంది ఈ కారణంగా మనం ఇక్కడ న్యూట్రల్ రీజియన్ లోఉంది అనుకొని పరిశీలిస్తున్న కండక్టర్ ఇప్పుడు అయస్కాంతపరంగా న్యూట్రల్ రీజియన్ లో లేదు నిజానికి అది సౌత్ పోల్ వైపు ఓరియంట్ అయి ఉంటుంది ఎందుకంటే ఇక్కడ సౌత్ పోల్ మాగ్నెటైజింగ్ ప్రభావం ఉంటుంది ఇక్కడ కండక్టర్ జామెట్రీ పరంగానూ ఫిజికల్ గానూ సౌత్ పోల్ రీజియన్ ని వదిలేసినప్పటికీ అది న్యూట్రల్ రీజియన్ లో ఉన్నట్లు గా అనిపించదు అది ఇంకా సౌత్ పోల్ ఫ్లక్స్ యొక్క ప్రభావం లోనే ఉంటుంది మరియు ఈ కారణంగా కరెంటు మూవ్మెంట్ పూర్తిగా రివర్స్ అయి ఉండాల్సినప్పటికీ అది కామ్యుటేటర్ సెగ్మెంట్ 2 తో కాంటాక్ట్ ని వదిలేసినా కూడా కరెంటు తన యొక్క ఎఫెక్ట్ ని వదిలేయదు ఇందుకు కారణం ఏమిటంటే EMFఉత్పత్తి సౌత్ పోల్ పొలారిటీ వైపు ఓరియంట్ అయి ఉంటుంది కాబట్టి కామ్యుటేటర్ సెగ్మెంట్ 2 బ్రష్తో సంబంధాన్ని కోల్పోయిన తర్వాత కూడా కరెంట్ మరికొంత కాలం సస్టైన్ అవుతుంది ఇక్కడ ఏమి జరుగుతుంది అంటే B అనేది ఒక సంక్లిష్ట పరిస్థితిలో ఉంది అది ఏమంటే B కి 2 తో కాంటాక్ట్ లేకపోయినా కూడా కరెంటుని 2 నుండి బ్రష్ లోకి వెళ్లే విధంగా సరఫరా చేయాలి కాబట్టి ఇప్పటికీ కొంత కరెంటు కాయిల్ B లో ఉన్న ఇండ్యూస్డ్ EMF వల్ల కామ్యుటేటర్ సెగ్మెంట్ 2 నుండి బ్రష్ వైపు ప్రవహిస్తోంది మరియు ఇది ఆర్మేచర్ ఫ్లక్స్ లేదా ఆర్మేచర్ రియాక్షన్ వల్ల న్యూట్రల్ యాక్సిస్ నుండి దూరంగా జరిగింది కాబట్టి ఆర్మేచర్ రియాక్షన్ న్యూట్రల్ యాక్సిస్ స్థానాన్ని మార్పు చేస్తుంది ఒకవేళ న్యూట్రల్ యాక్సిస్ స్థానం మారితే కాయిల్ B లో ఇక జీరో ఇండ్యూస్డ్ EMF ఉండదు అలా జీరో ఇండ్యూస్డ్ EMF లేనట్లు అయితే మరియు అది మిగిలిపోయిన పోల్ వైపు ఓరియంట్ అయి ఉంటే కరెంటుకి కొంత వరకు అనుకూలంగా ఉంటుంది ఇక్కడ సౌత్ పోల్ అనేది మిగిలిపోయిన పోల్ ఈ కారణంగా నిజానికి 2 కి బ్రష్ కి మధ్య ఉన్న మార్గం కాపర్ మార్గం అవనప్పటికీ ఇక్కడ అయోనైజ్ అవుతుంది అంటే ఎయిర్ అయోనైజ్ అవుతుంది ఆ తరవాత ఇది నిజానికి తనను తాను ఆర్క్ రూపంలో చూపించబోతోంది దీనినే స్పార్కింగ్ అంటారు కానీ వాటి గురించి ఎక్కువ గా నేను ఇక్కడ చెప్పాలి అనుకోవట్లేదు ఎందుకంటే మనం ఇక్కడ స్పార్కింగ్ ని ఎలా తగ్గించాలో దాని గురించి అస్సలు మాట్లాడుకోవట్లేదు కాబట్టి నేను ఈ విషయం ని ఇక్కడే ప్రాథమికంగా వదిలేస్తాను కాబట్టి స్పార్కింగ్ అనేది నిజానికి న్యూట్రల్ యాక్సిస్ తాను మార్పు అవడంవల్ల కనిపిస్తుంది ఈ కారణంగా ఇంటర్ పోలార్ రీజియన్ లో ఇండ్యూస్డ్ EMF ఉంటుంది ఇంటర్ పోలార్ రీజియన్ ఆక్రమించిన కాయిల్ అంటే ఇంటర్ పోలార్ రీజియన్ లో ఉన్న కాయిల్ లో కొంత ఇండ్యూస్డ్ EMF ఉంటుంది ఈ ఇండ్యూస్డ్ EMF అనేది తప్పనిసరిగా కరెంటు రివర్స్ ఆలస్యం అయ్యేలా చేస్తుంది నిజానికి ఇక్కడ కామ్యుటేటర్ సెగ్మెంట్ 2 బ్రష్ ని టచ్ చేయకపోయినా కరెంటు రివర్స్ అవ్వాల్సిన టైం లో రివర్స్ అవ్వకుండా కరెంటు లో డిలే కి కారణం అవుతుంది కాబట్టి ఇక్కడ ఒక రకమైన అయోనైజేషన్ జరుగుతుంది మరియు ఆర్క్ బయటకు వస్తుంది ఇంకా స్పార్కింగ్ కూడా జరుగుతుంది మరియు వెంటనే కరెంటు తన విలువ బహుశా i2 నుండి Iలేదా Iఅవుతుంది నిజంగా చెప్పాలంటే నాకు ఇక్కడ కరెంటు ఈ మార్గంలో వెళ్లదు స్పార్కింగ్ కారణంగా కరెంటు మొదట్లో కొద్దిగా ఆలస్యంగా తర్వాత అకస్మాత్తుగా మారుతుంది అని మనం గమనిస్తాము ఎందుకంటే ఇక్కడ ఆర్క్ రెసిస్టెన్స్ మాములుగా ఎక్కువగా ఉంటుంది కాపర్ తో పోల్చితే ఆర్క్ కి స్పష్టంగా ఎక్కువ రెసిస్టెన్స్ ఉంటుంది కాబట్టి ఇది బహుశా దాని ఎనర్జీ అంటే స్టోర్ అయి ఉన్న ఎనర్జీ వేర్ అవుట్ అవుతుంది మరియు వెంటనే దాని విలువ ముందు ఉన్నవిలువ నుండి I కి చేరుతుంది కాబట్టి ఇక్కడ డాట్స్ తో చూపించిన ఈ భాగం అయోనైజేషన్ లేదా ఆర్క్ వల్ల వచ్చిన కరెంటు ని సూచిస్తుంది కాబట్టి ఆ భాగం బహుశా ఒక నిర్దిష్ట విలువ నుండి I కి చాలా త్వరగా మారుతుంది మరియు ఇది ఆర్మేచర్ రియాక్షన్ ప్రభావం చాలా ఎక్కువ గా ఉన్నపుడు మాత్రమే ఇది జరుగుతుంది లేదంటే ఇలా జరగడానికి కుదరదు ఆర్మేచర్ రియాక్షన్ ప్రభావం ఎప్పుడు ఎక్కువగా ఉంటుంది అంటే మెషిన్ యొక్క లోడ్ చాలా ఎక్కువగా ఉన్నపుడు ఆ మెషిన్ మోటార్ కానీ జనరేటర్ కానీ ఏదైనా అవచ్చు ఆర్మేచర్ కరెంటు ఎక్కువగా ఉన్నపుడు మాత్రమే ఆర్మేచర్ రియాక్షన్ యొక్క ప్రభావం ఎక్కువగా ఉంటుంది కాబట్టి లోడ్ చేయబడిన స్థితిలో మాత్రమే దీనిని ఎక్కువగా గమనిస్తాము ఇంకా మెషిన్ లో వేర్ అండ్ టెర్ ఎక్కువగా ఉన్నపుడు కూడా దీనిని మనం గమనిస్తాము మనం మాములుగా ఇక్కడ బ్రష్ ఎక్కువ కాంటాక్ట్ కలిగి ఉంటుంది అనుకుంటాము కానీ వేర్ అండ్ టెర్ వల్ల బ్రష్ యొక్క అంచులు ఇలా రౌండ్ గా ఉంటాయి మరియు అలా ఉండడం వల్ల ఇక్కడ కాంటాక్ట్ సరిగా ఉండదు ఇక్కడ కూడా కాంటాక్ట్ ఏరియా తక్కువ గా ఉంటుంది కాబట్టి కరెంటు లో కొంత భాగం చుట్టూఉన్నగాలి ద్వారా ప్రవహిస్తుంది కాబట్టి చాలా సంవత్సరాల వరకు వాడబడిన మెషిన్ లో ఈ స్పార్కింగ్ గమనించవచ్చు ఈ కారణం గానే DC మెషిన్లను సులభముగా మండే పదార్థాలు ఉండే పెట్రోకెమికల్ ఇండస్ట్రీ లేదా మైన్స్ లో ఉపయోగించరు DC మెషిన్లను ఇలా సులభముగా మండే పదార్థాలు ఎక్కువ గా రిలీజ్ అయ్యే పెట్రోకెమికల్ ఇండస్ట్రీ లాంటి చోట్ల ఉపయోగించడం నిజంగా మంచి ఆలోచన కాదు DC మెషిన్ లో ఉన్న ఈ కమ్యుటేటర్ మరియు బ్రష్ అమరిక నిరంతరం స్పార్కింగ్కు కారణమవుతుంది ముఖ్యంగా మెషిన్ ని లోడ్ చేసినపుడు ఇది DC మెషిన్లకు సంబంధించి అతి పెద్ద సమస్యగా అనుకోవచ్చు మరియు మెషిన్ ని లోడ్ చేయకుండా మనం రన్ చేయము అన్నది మనకందరికీ తెలిసిన విషయం కాబట్టి ఈ ముఖ్యమైన విషయం DC మెషిన్ మనకు చాలా విధాలుగా ఉపయోగకరంగా ఉన్నప్పటికీ దానిని ప్రతికూలంగా చేస్తుంది ఈ కండక్టర్ సౌత్ పోల్ కి ఎక్కువ గా అనుబంధాన్ని కలిగి ఉంటుంది అని మనం ఇది వరకే తెలుసుకున్నాము ఇది సౌత్ పోల్ కి ఎక్కువ గా అనుకూలంగా ఉంది కాబట్టి ఆర్మేచర్ రియాక్షన్ యొక్క ప్రభావాన్ని తగ్గించడానికి లేదా రద్దు చేయడానికి మనం ఇంటర్ పోల్స్ గా పిలవబడే చిన్న పోల్స్ ని ఇక్కడ ఉంచుతాము ఇక్కడ ఇంటర్ పోల్స్ నిర్మాణం స్టేటర్లో ఉంది కాని ఇంటర్ పోల్ చుట్టూ చుట్టబడి ఉన్న కండక్టర్స్ ద్వారా ప్రహిస్తున్న కరెంటు ఆర్మేచర్ కరెంటుకి సమానంగా ఉంటుంది ఆర్మేచర్ రియాక్షన్ ప్రభావం అనేది అవగాహన చేసుకోవాలని అనుకుంటున్నాం కాబట్టి ఇక్కడ నేను ఇంటర్ పోల్ ని కూడా కన్సిడర్ చేస్తున్నాను లేదంటే ఇంటర్ పోల్ యొక్క అవసరం మనకు ఇక్కడ లేదు కాబట్టి ఇంటర్ పోల్ చుట్టూ ఉన్న వైండింగ్ ఆర్మేచర్ కరెంట్ కు సమానం గా ఉన్న కరెంటుని కలిగి ఉంటుంది కాబట్టి ఒకవేళ ఈ ఇంటర్ పోల్ నార్త్ పోల్ కి సంబంధించిన ఫ్లక్స్ మరియు ఈ ఇంటర్ పోల్ సౌత్ పోల్ కి సంబంధించిన ఫ్లక్స్ ఉత్పత్తి చేస్తుంటే అలాంటప్పుడు ఈ డి మాగ్నెటైజింగ్ మరియు మాగ్నెటైజింగ్ ప్రభావాలను మనం నిరర్థకం చేయవచ్చు విద్యార్థి ఇంటర్ పోల్ యొక్క ఓరియెంటేషన్N లేదా Sని మనం నిర్ణయిస్తామా ప్రొఫెసర్ ఇది డి మాగ్నెటైజింగ్ ప్రభావం ఇది నిజానికి ఇంటర్ పోలార్ రీజియన్ సమీపంలోలో ఉంది మరియు ఇది ఫ్లక్స్ లైన్స్ డైరెక్షన్ ని వ్యతిరేకిస్తుంది ఈ ఫీల్డ్ లైన్స్ నార్త్ పోల్ నుండి సౌత్ పోల్ కి ఉంటాయి అలాగే ఈ లైన్ వ్యతిరేక దిశలోఉంటాయి ఒకవేళ నార్త్ పోల్ ఇక్కడ ఉంటే అది ఇక్కడ మాగ్నెటిక్ ఫీల్డ్ ని మరింత బలోపేతం చేస్తుంది మరియు నార్త్ వైపుకు ఇవి ఓరియంట్ అవడానికి ప్రయత్నిస్తాయి ఇంతకుముందు ఈ కండక్టర్ సౌత్ పోల్ వైపు ఓరియెంట్ అయి ఉంది ఎందుకంటే న్యూట్రల్ యాక్సిస్ అనేది ఇదివరకే షిఫ్ట్ అయి ఉంది కానీ ఇప్పుడు మనం ఇంటర్ పోలార్ రీజియన్ లో మాత్రమే ఉన్న ఆర్మేచర్ రియాక్షన్ ఫ్లక్స్ యొక్క ప్రభావాన్ని నిరర్థకం చేయడానికి ప్రయత్నిస్తున్నాము మనం ఇప్పటికే పోల్ షూస్ పైన ఉంచిన కాంపెన్సేటింగ్ వైండింగ్స్ గురించి మాట్లాడుకున్నాము కాంపెన్సేటింగ్ వైన్డింగ్స్ అనేవి క్రాస్ మాగ్నెటైజేషన్ ను తగ్గించడానికి ఉపయోగపడతాయి మరియు ఇంటర్ పోల్స్ అనేవి ఆర్మేచర్ రియాక్షన్ యొక్క డి మాగ్నెటైజింగ్ మరియు మాగ్నెటైజింగ్ ఎఫెక్ట్ ని తగ్గించడానికి ఉపయోగపడతాయి ఇక్కడ నిజానికి మనం ఇంటర్ పోల్ మరియు కాంపెన్సేటింగ్ వైండింగ్స్ ఉపయోగించడానికి గల రెండు ప్రత్యేక కారణాలను చూస్తున్నాము ఇంటర్ పోల్ ఎప్పుడూ ఆర్మేచర్ రియాక్షన్ యొక్క డి మాగ్నెటైజింగ్ ఎఫెక్ట్ మరియు మాగ్నెటైజింగ్ ఎఫెక్ట్తో జోక్యం చేసుకుంటుంది మరియు ఇది కామ్యుటేషన్ కి సహాయపడుతుంది అదే ఒకవేళ ఇక్కడ మనకు కాంపెన్సేటింగ్ వైండింగ్ ఉంటే అది ఫ్లక్స్ లైన్స్ దిశను వక్రీకరణకు గురి చేసే క్రాస్ మాగ్నెటైజెషన్ యొక్క ప్రభావాన్ని నిరర్థకం చేస్తుంది కాంపెన్సేటింగ్ వైండింగ్ ఉన్నప్పుడు ఫ్లక్స్ లైన్స్ లో వక్రీకరణ అనేది జరగదు కానీ కాంపెన్సేటింగ్ వైండింగ్ మరియు ఇంటర్ పోల్ వైండింగ్లు రెండూ కరెంట్ యొక్క పరిమాణానికి సంబంధించినంతవరకు ఆర్మేచర్ కరెంట్ను కలిగి ఉంటాయి ఇప్పటి వరకు ఇది మనము కామ్యుటేషన్ గురించి తెలుసుకున్నది మనము కామ్యుటేషన్ కు చెందిన ఈ ప్రత్యేక వివరణతో DC మిషన్స్ ముగిద్దాము తీసుకోబోయే తదుపరిది మనం తర్వాత చర్చించ బోయే ముఖ్యమైన విషయం ఏమిటంటే 3 ఫేజ్ ఇండక్షన్ మెషిన్లు కాబట్టి మనం ఈ కోర్స్ లో భాగంగా మొత్తం రెండు AC మెషిన్ల గురించి తెలుసుకుంటాము ఒకటి ఇండక్షన్ మెషీన్ మరియు ఇంకొకటి సింక్రోనస్ మెషీన్ ఈ రెండింటి గురించి మనము ఇక్కడ నేర్చుకుంటాము ఇండక్షన్ మెషీన్ లను చాలా వరకు మోటార్లగా ఉపయోగిస్తాము మరియు సింక్రోనస్ మెషీన్ లను జనరేటర్ గా ఉపయోగిస్తాము ఖచ్చితంగా వీటిని వేరే విధంగా అనగా ఇండక్షన్ మెషీన్ లను జనరేటర్ గా మరియు సింక్రోనస్ మెషీన్ లను మోటార్లగా కూడా ఉపయోగించగలము చాలా సందర్భాలలో సాధారణంగా ఇండక్షన్ మెషీన్ ని మోటారుగా సింక్రోనస్ మెషీన్ ని జనరేటర్గా ఉపయోగిస్తామని మనం గమనించవచ్చు మనము అన్ని NTPC పవర్ స్టేషన్ల లోనూ అన్ని హైడ్రో పవర్ స్టేషన్లలోనూ సాధారణంగా సింక్రోనస్ జనరేటర్లను మాత్రమే ఉపయోగిస్తారు అన్నది మనం గమనించవచ్చు మరియు వీటి కెపాసిటీ చాలా ఎక్కువగా ఉంటుంది ఈ కెపాసిటీ చాలా సులభంగా 1000 MVA దాకా ఉండొచ్చు మనం సాధారణంగా రామగుండం లేదా దాద్రి లో ఉన్నటువంటి పాత విద్యుత్ ప్లాంట్ లను గమనిస్తే కొన్ని 500 MVA లేదా 300 MVA లేదా 250 MVA మొదలగు యూనిట్లను మాత్రమే కలిగి ఉంటాయి సిపాట్ కొన్ని సంవత్సరాల క్రితం 1000 MVA కలిగి ఉన్న ఆల్టర్నేటర్ ని తయారుచేసింది సింక్రోనస్ జనరేటర్లనే ఆల్టర్నేటర్ అని పిలుస్తారు వీటిని మాములుగా హైడ్రో టర్బైన్ లేదా స్టీమ్ టర్బైన్ లతో రొటేట్ చేస్తారు మనం NTPC పవర్ స్టేషన్ లేదా కల్పక్కం ఇంకా తారాపూర్ లేదా ఇంకెక్కడైనా ఉన్న NPC న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ని గమనిస్తే అవన్నీ కూడా మామూలుగా స్టీమ్ టర్బైన్ తో రొటేట్ అవుతాయి సాధారణంగా అవన్నీ 3000 RPM దగ్గర రన్ అవుతాయి వీటిలో చాలా వరకు 3000 rpm వద్ద రన్ అవుతాయి కానీ హైడ్రో టర్బైన్లు మాత్రం సాధారణంగా తక్కువ వేగంతో నడుస్తాయి అవి కేవలం 500 లేదా ఇంకా తక్కువ rpm వద్ద రన్ అవుతాయి కాబట్టి హైడ్రో టర్బైన్లు తక్కువ వేగం తో రన్ అవుతాయి కానీ స్టీమ్ టర్బైన్లు మాములు గా 3000 rpm వద్ద రన్ అవుతాయి ఈ కారణంగా వీటికి సంబంధించిన పోల్స్ కూడా సర్దుబాటు చేయబడతాయి కాబట్టి మనం సింక్రోనస్ జనరేటర్ యొక్క జనరేటర్ కాన్ఫిగరేషన్ ని మనం గమనించినట్లు అయితే అది ఎప్పుడూ స్థిరమైన వేగంతో ఉంటుంది అంతే కానీ వేరే ఏ వేగం కలిగి ఉండడానికి కుదరదు ఒక నియమం లాగా అది 3000 rpm వద్ద మాత్రమే రన్ అవుతుంది ఎందుకంటే 3000 rpm వద్ద రన్ అయినప్పుడు మాత్రమే అది 50 hertz క్రియేట్ చేస్తుంది లేకపోతే అది 50 హెర్ట్జ్లను క్రియేట్ చేయలేక పోతుంది మనకు 50 హెర్ట్జ్ అవసరం ఎందుకంటే ఇది గ్రిడ్ కి కనెక్ట్ అయి ఉంది మరియు గ్రిడ్ ఫ్రీక్వెన్సీ 50 హెర్ట్జ్ గా ఉంది కాబట్టి అది 3000 rpm తప్ప వేరే ఏ వేగం వద్ద రన్ అవ్వాలని కోరుకోవడం లేదు అదే మనము ఇండక్షన్ మోటారును పరిశీలిస్తే మన దేశం యొక్క మొత్తం జెనరేటింగ్ కెపాసిటీ 275GW అయితే అందులో ఉత్పత్తి చేయబడిన విద్యుత్తులో దాదాపు 80 శాతం ఇండక్షన్ మోటార్లు ఉపయోగిస్తాయి ఎందుకంటే మనం ఏ పరిశ్రమను చూసినా అది పంపులు కానీ లేదా ఫ్యాన్లు కంప్రెషర్లు సిమెంట్ మిల్లు పేపర్ మిల్లు లేదా టెక్స్టైల్ మిల్లు అవి అన్నీ రొటేషన్ కోసం 3 ఫేజ్ ఇండక్షన్ మోటార్లని ఉపయోగిస్తాయి కాబట్టి 3 ఫేజ్ ఇండక్షన్ మోటార్లను ఇండస్ట్రీస్ లో చాలా ఎక్కువగా ఉపయోగిస్తారు దీనిని 3 ఫేజ్ అని ఎందుకు పిలుస్తారు అంటే మనం ఇక్కడ 3 ఫేజ్ సరఫరాని ఇస్తాము కాబట్టి మాములుగా సింగల్ ఫేజ్ ఇండక్షన్ మోటార్ లు కూడా ఉంటాయి సింగల్ ఫేజ్ ఇండక్షన్ మోటార్ల గురించి వివరంగా తెలుసుకోవడానికి మనకు తగినంత సమయం లేదు కాబట్టి వాటి గురించి చాలా కొద్దిగా మాత్రం తెల్సుకుందాము సింగల్ ఫేజ్ ఇండక్షన్ మోటార్ లను ఎక్కువ గా ఇంట్లో వాడే అప్లయెన్సెస్ లో ఉపయోగిస్తాము ఉదాహరణకు ఇంట్లో వాడే వాటర్ పంపింగ్ మోటార్లు ఫ్యాన్ లలో వీటిని వాడుతాము కానీ మిక్సర్ మరియు హ్యాండ్ డ్రిల్ లలో వీటిని ఉపయోగించరు మనము అలాగే హెయిర్ డ్రైయర్ లాన్ మోవర్ ఇలా దేనిని గమనించినా వీటన్నింటిలోను సింగల్ ఫేజ్ ఇండక్షన్ మోటార్ లను ఉపయోగిస్తారు ఇలా హోమ్ అప్లయెన్సెస్ అన్నింటిలోనూ సింగల్ ఫేజ్ ఇండక్షన్ మోటార్ ఉపయోగించబడుతుంది కానీ ఈ సింగల్ ఫేజ్ ఇండక్షన్ మోటార్ లను డిజైన్ గురించి ఎవరూ పెద్దగా ఆలోచించరు ఎందుకంటే నిజానికి అవి ఫ్రాక్షనల్ కిలోవాట్ దగ్గర పనిచేస్తాయి అంటే దాదాపు 20 వాట్స్ 30 వాట్స్ బహుశా 300 వాట్స్ వద్ద పనిచేస్తాయి కాబట్టి వాటి ఎఫిసియన్సీ గురించి కానీ వాటి డిజైన్ గురించి కానీ ఎక్కువగా ఆలోచించరు అవి 30 శాతం లేదా 40 శాతం ఎఫిసియన్సీ తో పని చేసినా చాలు అని ఆలోచిస్తారు కానీ మనం చాలా పవర్ ని ఇందులో వృధా చేస్తున్నాం ఎందుకంటే ప్రతి ఇంటిలో కనీసం 10 నుండి 15 సింగిల్ ఫేజ్ ఇండక్షన్ మోటార్లను ఉపయోగిస్తున్నాము మనం బహుశా ఫ్యాన్ వాడినపుడు 40 వాట్లను వినియోగిస్తాము కానీ అందులో 20 వాట్లు లేదా అంత కంటే తక్కువ మాత్రమే గాలిని సర్క్యూలేట్ చేయడం లో ఉపయోగపడుతుంది కాబట్టి ఈ విధంగా మనం చాలా ఎక్కువ పవర్ ని ఈ సింగిల్ ఫేజ్ ఇండక్షన్ మోటార్ల లో వేస్ట్ చేస్తున్నాము కానీ 3 ఫేజ్ ఇండక్షన్ మోటార్ల లో చాలా వరకు మంచి ఎఫిషియన్సీ ఉంటుంది ఇది ఖచ్చితంగా 85 శాతం కంటే ఎక్కువగా కానీ 90 శాతం కంటే తక్కువ గ ఉంటుంది కాబట్టి 3 ఫేజ్ ఇండక్షన్ మోటార్ లకు మాములుగా ఎఫిషియన్సీ 85 శాతం కంటే ఎక్కువగా ఉంటుంది అయితే సింగిల్ ఫేజ్ ఇండక్షన్ మోటారులో ఎఫిషియన్సీ తక్కువగా 30 నుండి 40 శాతం ఉంటుంది అంతకంటే ఎక్కువ ఉండదు ఎవరూ వీటి ఎఫిషియన్సీని మెరుగు పరచడానికి ప్రయత్నించరు ఎందుకంటే వీటికి సంబంధించిన మార్కెట్ లో చాలా కాంపిటేషన్ ఉంటుంది రిఫ్రిజిరేటర్ వాషింగ్ మెషీన్ల మార్కెట్ లో ఎంతలా పోటీ ఉందో వాటి ప్రకటనలు ఎలా ఉంటాయో మీకంతా తెలుసు వాటి ధరలో ఎంత కొద్దిగా మార్పు వచ్చినా ఎక్కువ ధర ఉన్న వాళ్ళపై ఏ విధంగా ప్రభావం ఉంటుందో మీకందరికీ తెలుసు కాబట్టి సాధారణంగా సింగిల్ ఫేజ్ ఇండక్షన్ మోటారు డిజైన్ గురించి ఎవరూ పట్టించుకోరు ఎందుకంటే మీరు 5 స్టార్ ఎనర్జీ ఎఫిషియన్సీ ఉంది అని చెప్పినా కూడా వాటి ధర తక్కువ గా ఉన్నపుడు మాత్రమే ఎవరైనా వీటిని ప్రిఫర్ చేస్తారు ఇంక మనము 3 ఫేజ్ ఇండక్షన్ మోటార్ల గురించి వాటి ప్రాథమిక నిర్మాణం గురించి తెలుసుకుందాము 3 ఫేజ్ ఇండక్షన్ మోటార్ల లో తప్పకుండా స్టేటర్ మరియు రోటర్ ఉండాలి అది ఇండక్షన్ ప్రిన్సిపల్ ని ఆధారం చేసుకొని పనిచేస్తుంది కాబట్టి అది AC ప్రవాహాన్ని కలిగి ఉండాలి మరియు DC ప్రవాహాన్ని కలిగి ఉండకూడదు కాబట్టి స్టేటర్ మరియు రోటర్ రెండూ AC ప్రవాహాన్ని కలిగి ఉంటాయి మనం ఇక్కడ గుర్తు తెచ్చుకోవాల్సినది ఏమిటంటే DC మెషిన్ లో ఫీల్డ్ DC కరెంటుని క్యారీ చేస్తుంది ఆర్మేచర్ మాత్రమే AC ని క్యారీ చేస్తుంది అందుకే మనం కామ్యుటేటర్ ని పెడుతాము ఇక్కడ రెండూ AC ని క్యారీ చేస్తాయి మనం దీని ప్రాథమిక నిర్మాణాన్ని గమనిస్తే నేను క్రాస్ సెక్షన్ చూపుతున్నారు ఇది సిలిండర్ లాగా బోర్డు లో కి వ్యాపించి ఉంటుంది ఇక్కడ మనము స్పేస్ లో ఒక దానికి ఒకటి 120 డిగ్రీస్ లో డిస్ట్రిబ్యూట్ అయిన 3 ఫేజ్ వైండింగ్స్ కలిగి ఉంటాము కాబట్టి A ఫేజ్ వైండింగ్స్ ని నేను బహుశా ఈ విధంగా చూపించవచ్చు ఇది A మరియు ఇది A' ఒకటి కరెంటు ని ఫార్వర్డ్ డైరెక్షన్ లో క్యారీ చేస్తుంది మరియు ఇంకొకటి కరెంటు ని రిటర్న్ డైరెక్షన్ లో క్యారీ చేస్తుంది మరియు నేను బహుశా ఇక్కడ B మరియు ఇక్కడ B' కలిగి ఉండవచ్చు మరియు ఇది A ఇది A' ఇంకా ఇక్కడ C మరియు C' అనుకోవచ్చు ఇక్కడ నేను ఒక వైండింగ్ మాత్రమే ఉన్నట్లు చూపించాను కానీ నిజానికి ఒక టర్న్ మాత్రమే కాదు చాలా టర్న్స్ ఉంటాయి కాబట్టి నేను ఇక్కడ మళ్ళీ A వైండింగ్ మొత్తం స్టేటర్ యొక్క లోపలి అంచున విస్తరించి ఉన్నట్లు చూపించాలి కానీ సాధారణంగా A ఫేజ్ B ఫేజ్ మరియు C ఫేజ్ వైండింగ్స్ ఈ విధంగా ఉంటాయి మెషిన్ పరంగా కూడా మొత్తం వైండింగ్ ని ఎటువంటి గందరగోళం లేకుండా వైండ్ చేయడం చాలా కష్టమైన విషయం కాబట్టి మాములుగా ఏమి చేస్తాము అంటే A కి 60 డిగ్రీస్ A' కి 60 డిగ్రీస్ మరో 60 డిగ్రీస్ B' కి ఇంకో 60 డిగ్రీస్ B కి ఇంకా 60 డిగ్రీస్ C మరియు C' కి 60 డిగ్రీస్ కేటాయిస్తాము ఈ విధంగా మొత్తం 360 డిగ్రీస్ అవుతుంది ఒకవేళ మొత్తంగా నేను 36 స్లాట్స్ ఉన్నాయి అనుకుంటే అప్పుడు ప్రతి ఒక్క దానికి అంటే A పాజిటివ్ A నెగిటివ్ B పాజిటివ్ B నెగిటివ్ మరియు C పాజిటివ్ C నెగిటివ్ అన్నింటికీ చెరో 6 స్లాట్స్ ఉంటాయి దీనిని సాధారణంగా A ఫేజ్ బెల్ట్ అంటారు ఇది A' ఫేజ్ బెల్ట్ కూడా కావచ్చు ప్రతి బెల్ట్ 60 డిగ్రీల వరకు వ్యాపిస్తుంది కాబట్టి సాధారణంగా మనం A ఫేజ్ కి అనుగుణమైన వైండింగ్ ని ఉంచుతాము ఈ మూడు వైండింగ్స్ కూడా ఒక దానికి ఒకటి స్వతంత్రంగా ఉంటాయి ప్రతి ఒక్కటి వరుసగా A ఫేజ్ కరెంట్ B ఫేజ్ కరెంట్ మరియు C ఫేజ్ కరెంట్ ద్వారా సరఫరా కానుంది కాబట్టి ఇక్కడ నిజానికి A ఫేజ్ వైండింగ్ ని ఇలా చూపిస్తాము మరియు B ఫేజ్ వైండింగ్ ని ఇలా ఇంకా C ఫేజ్ వైండింగ్స్ ని ఇలా చూపించవచ్చు కాబట్టి నేను దీనిని AA' గా అలాగే ఇది BB' ఇంకా ఇది CC' అని చూపుతున్నాను నా అవసరానికి అనుగుణంగా వీటిని నేను స్టార్ లేదా డెల్టాలో కనెక్ట్ చేయవచ్చు ఒకవేళ నేను రెండు టెర్మినల్స్ ని బయటకి తీసుకువస్తే వాటిని స్టార్ లేదా డెల్టా లో కనెక్ట్ చేయవచ్చు నిజానికి స్టేటర్ లో 3 ఫేజెస్ కి అనుబంధంగా వైండింగ్ డిస్ట్రిబ్యూట్ అయి ఉంటుంది కానీ మనము A ఫేజ్ వైండింగ్ యాక్సిస్ ని గమనిస్తే బహుశా ఇది A ఫేజ్ యాక్సిస్ అవుతుంది మరియు B ఫేజ్ యాక్సిస్ ని చూస్తే అది 120 డిగ్రీస్ షిఫ్ట్ అయి ఉంటుంది ఇంకా C ఫేజ్ యాక్సిస్ కూడా 120 డిగ్రీస్ షిఫ్ట్ అయి ఉంటుంది కాబట్టి దయచేసి గమనించండి నేను ప్రాథమికంగా ఒకదానికొకటి 120 డిగ్రీస్ షిఫ్ట్ అయి ఉన్న 3 ఫేజ్ యాక్సిస్ కలిగి ఉన్నాను జామెట్రికల్ గా కానీ భౌతికంగా కానీ ఈ వైండింగ్స్ ని స్టేటర్ లో ఉంచాలంటే ఫేజ్ A యాక్సిస్ ఇలా ఉండేలా ఉంచుతాను మరియు ఇది డాట్ కాబట్టి కరెంటు అనేది ఈ విధంగా వెళ్తుంది అందువల్ల నేను ఈ విధంగా తీసుకున్నాను ఒక విధంగా చూస్తే ఇది A ఫేజ్ యొక్క మాగ్నెటిక్ యాక్సిస్ అవుతుంది ఎందుకంటే డాట్ అనేది పైన ఉంది నేను ఇక్కడ డాట్ గురించి మాట్లాడుతున్నాను కాబట్టి మాగ్నెటిక్ యాక్సిస్ ఈ దిశలో చూపబడుతుంది నేను మాట్లాడుతున్నది దీని గురించి కాబట్టి 3 ఫేజెస్ ఒక దాని నుంచి ఇంకొక్కటి 120 డిగ్రీస్ షిఫ్ట్ అయి ఉన్నాయి సింక్రోనస్ మెషిన్ స్టేటర్ విషయంలో కూడా ఇదే జరుగుతుంది సింక్రోనస్ మెషిన్ స్టేటర్ అనేది ఇండక్షన్ మెషిన్ స్టేటర్ కంటే భిన్నంగా ఉండదు ఇండక్షన్ మెషిన్ స్టేటర్ మరియు సింక్రోనస్ మెషిన్ స్టేటర్ ఒకే విధంగా ఉంటాయి మరియు వాటి మధ్య ఎక్కువగా ఏమి తేడా ఉండదు ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి ఎందుకంటే మళ్ళీ నేను సింక్రోనస్ మెషిన్ గురించి చెప్పేటప్పుడు ఇది రిపీట్ చేయడం కుదరదు స్టేటర్ నిర్మాణం ఈ 3 ఫేజ్ ఇండక్షన్ మెషిన్ మరియు 3 ఫేజ్ సింక్రోనస్ మెషిన్ లలో ఒకేలా ఉంటుంది ఇప్పుడు మనము రోటర్ గురించి పరిశీలిద్దాము రోటర్ నిర్మాణాన్ని గమనిస్తే ప్రత్యేకంగా ఇండక్షన్ మోటార్ లో రెండు రకాల రోటర్ లు ఉన్నాయి వాటిలో ఒకదాన్ని స్క్విరెల్ కేజ్ ఇండక్షన్ మోటర్ అని పిలుస్తారు మరియు రెండో దానిని వౌండ్ రోటర్ లేదా స్లిప్ రింగ్ ఇండక్షన్ మోటర్ అంటారు స్క్విరెల్ కేజ్ అనే పేరు ఎందుకు వచ్చింది అంటే ఇక్కడ రోటర్ క్రాస్ సెక్షన్ ని మనం గమనిస్తే ఔటర్ పెరిఫెరీ లో స్లాట్స్ ఈ విధంగా ఉంటాయి ఇక్కడ నేను ఇంతకంటే ఎక్కువ స్లాట్స్ గీయడం లేదు నేను ఈ స్లాట్స్ ని మాత్రమే ఇక్కడ చూపిస్తున్నాను స్పష్టంగా రోటర్ మొత్తం స్లాట్స్ ఉంటాయి ఇప్పుడు నేను ఏమి చేస్తాను అంటే ఇక్కడ ఒక రోటర్ బార్ ఉంచుతాను రెండవ రోటర్ బార్ లేదా రోటర్ కండక్టర్ ఇక్కడ ఇది ఒక కండక్టర్ కానీ చాలా మందంగా ఉంది కాబట్టి నేను దీనిని రోటర్ బార్ అని పిలుస్తున్నాను కాబట్టి ఇక్కడ పలు బార్లను ప్రతి స్లాట్ దగ్గర ఉంచబోతున్నాను కాబట్టి స్క్విరెల్ కేజ్ రోటర్ యొక్క నిర్మాణంగా దీన్ని కలిగి ఉంటాను ఇక్కడ ఇది బోర్డు లోకి వెళ్తున్నట్లు ఈ విధంగా ఊహించుకోవచ్చు ఇంకా ఎక్కువ కండక్టర్స్ ఈ విధంగా చుట్టూ వెళ్తున్నట్లు మనం ఊహించుకుంటే అప్పుడు ఇదంతా ఒక కేజ్ లాగా కనిపిస్తుంది కోర్ లేకుండా దీనిని ఊహించుకుంటే ఇక్కడ చాలా బార్లు ఉన్నట్లు కనిపిస్తుంది మరియు ఇది ఏదైనా ఒక చిలుక లోపల కూర్చున్న ఒక కేజ్ లాగా ఉంటుంది ఇలా ఇది కేజ్ లాగ కనిపిస్తుంది కాబట్టి దీనిని కేజ్ రోటర్ లేదా స్క్విరెల్ కేజ్ రోటర్ అంటారు ఎందుకంటే స్క్విరెల్ పైభాగంలో స్క్విరెల్ వెనుక వైపున మనము 3 లైన్స్ లేదా 2 లైన్స్ చూడొచ్చు కాబట్టి ఇది నిజానికి ముందు చూసిన నిర్మాణాన్ని పోలి ఉంటుంది ఈ కారణం గానే దీనిని స్క్విరెల్ కేజ్ రోటర్ గా పిలుస్తాము ఈ స్క్విరెల్ కేజ్ రోటర్ యొక్క అతి పెద్ద ప్రయోజనం ఏమిటంటే ఇక్కడ రోటర్ రెసిస్టెన్స్ అనేది చాలా చాలా తక్కువగా ఉంటుంది ఎందుకంటే ఇక్కడ మనకు చాలా మందంగా ఉన్న కాపర్ కండక్టర్స్ లేదా మందంగా ఉన్న అల్యూమినియం కండక్టర్స్ ఈ కరెంటు ని క్యారీ చేస్తాయి ఇందువల్ల రెసిస్టెన్స్ తక్కువ గానే ఉండాలి ఇంకొక ప్రయోజనం ఏమిటంటే ఈ రోటర్ బార్ తో నేను ఏమి చేయబోతున్నాను అంటే ఇక్కడ ఒక రింగ్ ని ఇటు వైపు మరొక రింగ్ ని ఇంకొక వైపు ఉంచుతాను నేను రెండు ఎండ్స్ రింగ్స్ తో అన్ని రోటర్ బార్స్ ని షార్ట్ సర్క్యూట్ చేస్తాను వీటిని ఎండ్ రింగ్స్ అంటాము కాబట్టి ఈ రెండు ఎండ్ రింగ్స్ రోటర్ యొక్క రెండు ఎండ్స్ నూ షార్ట్ సర్క్యూట్ చేస్తాయి కాబట్టి ఓల్టేజ్ ఇండ్యూస్ అయితే షార్ట్ సర్క్యూట్ మార్గంలో కరెంటు ఖఛ్చితంగా ప్రవహిస్తుంది అన్నింటిని ఇప్పటికే షార్ట్ సర్క్యూట్ చేసి ఉన్నాను కాబట్టి ఇక్కడ కరెంటు ప్రవహిస్తుంది రోటర్ నుండి బయట కు ఎటువంటి కనెక్షన్ లేదు కావున రోటర్ కరెంటు తో ఎటువంటి యాక్సిస్ మనకు లేదు ఇక్కడ ఉన్న రోటర్ కరెంటు ని క్యారీ చేస్తుంది మరియు ఫ్లక్స్ ని ఉత్పత్తి చేస్తుంది ఇంకా టార్క్ కూడా ఇండ్యూస్ అవుతుంది అంతే కానీ నాకు రోటర్ తో ఎటువంటి డైరెక్ట్ యాక్సిస్ ఉండదు మనము రోటర్ కరెంటు ని ఏ విధంగానూ మెజర్ చేయలేము మనము కరెంటు ని మెజర్ చేయలేనప్పుడు దానిని కంట్రోల్ చేయడం ఎలా కుదురుతుంది కాబట్టి ఇండక్షన్ మోటార్ ని కంట్రోల్ చేయడం చాలా చాలా కష్టమైన పని ఎందుకంటే రోటర్ కరెంటు మనకు ఆక్సిసిబుల్ గా లేదు కనుక కాబట్టి ఇక్కడ ఏమి జరుగుతుంది అంటే నేను ఇక్కడ నిజానికి ఒక షాఫ్ట్ కలిగి ఉన్నాను మరియు ఆ షాఫ్ట్ ఇలా దీని ద్వారా వెళ్లి రోటర్ రొటేషన్ వల్ల షాఫ్ట్ కూడా రొటేట్ అవుతుంది ఈ కారణంగా ఎక్స్టర్నల్ మెకానిజం కూడా రొటేట్ అవుతుంది ఈ మోటార్ లో మనం కోరుకునేది ఏమంటే ఇక్కడ రోటర్ యొక్క సహాయంతో సాధ్యమయ్యే మరొక యంత్రాంగాన్ని తిప్పడం కానీ ఈ రోటర్కు బాహ్య ప్రపంచంతో ఎటువంటి సంబంధం లేదు కాబట్టి ఇక్కడ రోటర్ ని కంట్రోల్ చేయడం చాలా పెద్ద సమస్య మరియు ఇంకొక ప్రతికూలత ఏమిటంటే ఏ కనెక్షన్ లేకపోవడం వల్ల ఇది ఒక కఠినమైన నిర్మాణం అవుతుంది నేను దీని అంతటిని మోల్డ్ చేస్తాను కాపర్ బార్స్ చేయొచ్చు మరియు ఎండ్ రింగ్ ద్వారా అంతటినీ కలిపి పెట్టొచ్చు కలిపి వెల్డ్ చేయొచ్చు లేదా ఆలా సర్వీస్ లోఉంచి దానిని కొన్ని సంవత్సరాలు ఉదాహరణకి 50 సంవత్సరాలు దాని గురించి మరిచిపోవచ్చు ఐనా ఏమీ జరగదు అదే ఒకవేళ నేను ఇక్కడ బ్రష్ ని కలిగి ఉంటే అలాగే కామ్యుటేటర్ ఉంటే అప్పుడు నేను బ్రష్ సరిగా కాంటాక్ట్ చేస్తుందా లేదా అన్నది అప్పుడప్పుడు చెక్ చేయాలి ఇంకా స్పార్కింగ్ ఉందా లేదా అంతా సరిగా హోల్డ్ అయి ఉందా లేదా స్ప్రింగ్ సరిగా హోల్డ్ అయి ఉందా లేదా అన్నది చెక్ చేస్తూనే ఉండాలి కానీ ఇవేవి నేను స్క్విరెల్ కేజ్ రోటర్ విషయంలో చేయనవసరం లేదు స్క్విరెల్ కేజ్ రోటర్ నిజానికి చాలా చాలా స్ట్రాంగ్ మరియు కఠినమైన నిర్మాణం నిజానికి మనం రోటర్ బార్ ని బ్రేక్ చేయాల్సి వస్తే అది చాలా కష్టం గా ఉంటుంది మనము ఆల్రెడీ ఒకసారి రోటర్ బార్ ని బ్రేక్ చేసి చూసాము అలా బ్రేక్ చేసినపుడు అంటే క్రాక్ వచ్చినపుడు క్యారెక్టర్ స్టిక్ డిఫరెన్స్ ఎలా ఉంటుందో చూడడానికి ఇలా రోటర్ బార్ ని బ్రేక్ చేసి చూసాము మనము రోటర్ బార్ను బ్రేక్ చేయాలి అనుకున్నా కూడా అది చాలా కష్టమైన పని ఇది నిజానికి రాజధాని రైల్ మరియు మిగిలిన రైల్ ని నడిపే కఠినమైన నిర్మాణం 850 kW పవర్ ఉన్న ఇండక్షన్ మోటార్ అలాంటివి ఆరు మోటార్లు రాజధాని ట్రైన్ లో ఉంటాయి 850 kW ఇండక్షన్ మోటార్ ని ఒకసారి సర్వీస్ లో ఉంచి దాని గురించి దశాబ్దాల వరకు మరచి పోవచ్చు కాబట్టి ఇండస్ట్రీస్ కొరకు ఇది బెస్ట్ మోటార్ గా అనుకోవచ్చు అందుకే ఈ మోటార్ ఇండస్ట్రీస్ కి కింగ్ గా పరిగణించబడుతుంది ఇప్పటిదాకా మనము స్క్విరెల్ కేజ్ నిర్మాణం గురించి తెలుసుకున్నాము తరువాతి తరగతిలో వౌండ్ రోటర్ నిర్మాణం గురించి తెలుసుకుందాము